ప్రొఫెసర్ హలో ఎంపథైజ్ సంభందించిన ఈ మాడ్యూల్కు తిరిగి స్వాగతం మేము మా మునుపటి వీడియోలో కస్టమర్ జర్నీ మ్యాపింగ్ లేదా మొదటి పాత్ర గురించి వీడియో చూస్తున్నాము ఈ వీడియోలో మేము పని చేస్తున్న అదే కేస్ స్టడీ యొక్క మరొక వ్యక్తిత్వాన్ని చేస్తాము ఇప్పుడు మనం మరొకసారి ఎందుకు చేస్తున్నాం కస్టమర్ జర్నీ మ్యాప్ ఎలా నిర్మించబడిందనే దాని యొక్క విభిన్నమైన అనుభూతి ఇది మీకు ఇస్తుందా అలాగే మేము బహుశా దీనిని ఉపయోగించగల వ్యక్తిని లేదా ఈ ప్రయాణంలో వెళ్లే మరొక వ్యక్తిని పరిశీలించడం గురించి చూస్తున్నాము కాబట్టి ఇది ప్రధాన ఉద్దేశం సాధారణంగా నేను 3 నుండి 4 వ్యక్తిత్వాలు గురించి చెబుతాను నేను సూచించినట్లు ఒకటి మాత్రమే కాదు ఇది నేను సూచించిన కనీస బేర్ కనిష్టంకానీ సాధారణ ఆచరణలో విలక్షణమైన అభ్యాసం 3 లేదా 4 గురించి మీరు మీ వ్యక్తికి సంబంధించిన రచనా చిత్రం మాటలతో చేయడం లేదా మీకు తెలిసిన కొంత మంది వ్యక్తుల గురించి కూడా చెబుతారు లేదా మేము ఆ వ్యక్తిత్వంతో భౌతిక వ్యంగ్య చిత్రాలను లేదా డ్రాయింగ్ను చేయగలమా మీరు దీనిని ప్రయత్నించవచ్చు మరియు మీరు డ్రాయింగ్లో ప్రవీణులు కాకపోతే మీరు స్టిక్ ఫిగర్ ను గీయవచ్చు ఇది కస్టమర్ ప్రయాణ మ్యాప్ను పూర్తి చేయడానికి నేను బాగా ప్రోత్సహిస్తాను కాబట్టి ఇక్కడ ఉన్న నా సహోద్యోగులు రెండవ కస్టమర్ ప్రయాణ పటాన్ని రూపొందించడానికి ఇక్కడి నుండి తీసుకువెళతారుసరే సిద్ధార్థ్ మాతురి అవును రెండవ వ్యక్తికి మనం అనుకున్నది ఏమిటంటే మొదటి వీడియోలో మేము స్కూలుకి వెళ్లే విద్యార్థులుగా పరిగణించాము ఇప్పుడు మేము ఒక కాలేజీకి వెళ్తున్న విద్యార్థిని చూస్తాము పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి వయస్సు 24 నుండి 25 వరకు ఉండవచ్చు కాబట్టి ముందుగా ఈ వ్యక్తికి ఒక పేరును పెడదాం నితిన్ కురియన్ సరే అతనికి ప్రిన్స్ అని పేరు పెడదాం ప్రొఫెసర్ మొదటిది సామ్ మరియు ఇప్పుడు ప్రిన్స్ సరే నితిన్ కాబట్టి ప్రిన్స్ వయసు 24 సిద్ధార్థ్ 24 సంవత్సరాల వయస్సు మరియు నితిన్ అతను భారతదేశంలోని ఢిల్లీలోని ఒక విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు సిద్ధార్థ్ ఢిల్లీ భారతదేశం అతని భౌగోళికం కాబట్టి ఇది మా రెండవ ప్రొఫైల్ యొక్క ప్రాథమిక వ్యక్తిత్వం మరియు ఇక్కడ అతికించబడింది నితిన్ కాబట్టి ప్రిన్స్ కోసం మేము ఏ కార్యాచరణను మ్యాపింగ్ చేస్తున్నాము సిద్ధార్థ్ ఒక పాఠశాల విద్యార్థి నోట్లను తీసివేయబోతున్నాడనే వాస్తవాన్ని మేము ఇప్పటికే పరిగణించినందున ఇప్పుడు విద్యార్థి జీవితంలో తదుపరి కార్యాచరణకు వెళ్దాం ఇది ఇంట్లో తన నోట్లను సిద్ధం చేయడం లేదా తిరిగి వెళ్లడం లేదా ఇంట్లో చదువుకోవడం సరియైనది కాబట్టి కార్యాచరణ ఇంట్లోనే జరుగుతుంది రైట్ గైస్ నితిన్ సరే మరలా మనం ఈ ప్రత్యేక కార్యాచరణ సమయంలో మరియు తరువాత ముందు ఉన్న కార్యకలాపాలు ఏమిటో చూడాలి కాబట్టి విద్యార్థి వెళ్ళడానికి లేదా అధ్యయనం చేయడానికి ముందు అతను బహుశా చేస్తున్న కొన్ని కార్యకలాపాలు ఏమిటి సిద్ధార్థ్ బహుశా తనకు సరైన స్థలాన్ని సరిచేసుకుని పుస్తకాలు మరియు అతనికి అవసరమైన అన్ని వస్తువులతో తనను తాను నిర్వహించుకోవచ్చు నితిన్ అన్ని సంబంధిత స్టడీ మెటీరియల్స్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి సిద్ధార్థ్ అలాగే అన్ని అధ్యయన సామగ్రిని పొందడం నితిన్ కాబట్టి ఇది సంబంధిత అధ్యయనం కోసం అతని నోట్స్ మరియు పాఠ్యపుస్తకాలను కలిగి ఉంటాయి సిద్ధార్థ్ అలాగేనోట్స్ మరియు పాఠ్యపుస్తకాలు కనుక ఇది కార్యాచరణ 1 అవుతుంది 'ముందు' కార్యాచరణకు దశ 1 లో వలె మనం దీన్ని ఇక్కడ కలిగి ఉండవచ్చు నితిన్ సరే తదుపరిది తనను తాను కూర్చోబెట్టగల లేదా సీటులో ఉంచే స్థితిలో ఉండి అతను మంచం లేదా స్టడీ టేబుల్ కావచ్చు సిద్ధార్థ్ అలాగే అధ్యయన స్థలంలో తనను తాను ఏర్పాటు చేసుకోవడం కాబట్టి ఇది 2 అవుతుంది అప్పుడు అతను బహుశా నిర్దిష్ట అధ్యాయానికి వెళుతున్నాడు నితిన్ సంబంధిత అధ్యాయం లేదా అంశం సరియైనది సిద్ధార్థ్ కాబట్టి అతను సంబంధిత అధ్యాయానికి సంబంధించి తన గమనికలు మరియు పాఠ్యపుస్తకాలను తెరిచాడు ఇది అధ్యయనం మరియు కార్యాచరణకు ముందు ఉండే ప్రాథమిక కార్యాచరణ అని నేను అనుకుంటున్నాను నితిన్ అధ్యయనం మరియు కార్యాచరణ సరియైనది సిద్ధార్థ్ ఇంకా ఏమైనా సుప్రతీవ్ లేదు ఇవి ఎవరో కోరుకునే ప్రాథమిక విషయాలు సిద్ధార్థ్ ప్రొఫెసర్ నేను బాగున్నాను పనులు జరుగుతున్నాయి సరే నితిన్ కాబట్టి కార్యాచరణ సమయంలో సిద్ధార్థ్ అవును కార్యాచరణ సమయంలో విద్యార్థి 2 మీరు బహుశా చేసే మొదటి విషయం ఏమిటంటే ఆ ప్రత్యేక అధ్యాయం కోసం అతను సిద్ధం చేసిన వచనాన్ని లేదా సంబంధిత నోట్స్ చదవడం సిద్ధార్థ్ అలాగే అంశం కోసం నోట్స్ మరియు అధ్యాయాన్ని చదవండి సరేనా నితిన్ అవును అది కార్యాచరణ 1 అవుతుంది సిద్ధార్థ్ అతను నిజంగా అధ్యయనం ప్రారంభించినప్పుడు ఇది జరుగుతుంది నితిన్ సిద్ధార్థ్ అద D1 day 1 కార్యాచరణ కాలక్రమం నితిన్ సరేరెండవది అతను బహుశా రాయడం లేదా గీయడం ప్రారంభించవచ్చు లేదా సిద్ధార్థ్ రన్నింగ్ నోట్స్ రాసుకోవడం నితిన్ రన్నింగ్ నోట్స్ తద్వారా అభ్యాస కార్యకలాపాలు జరుగుతాయి సుప్రతీవ్ సాధన కోసం రాయడం నితిన్ సాధన కోసం రాయడం సిద్ధార్థ్ ప్రాక్టీస్ రన్నింగ్ నోట్స్ కోసం రాయడం నితిన్ అవును మరియు సుప్రతీవ్ రిఫరెన్స్ మెటీరియల్లో అతను కొన్ని ఇతర రిఫరెన్స్ మెటీరియల్లను పరిశీలించాల్సి ఉంటుందని మీరు అనుకుంటున్నారు కనుక ఇది కావచ్చు నితిన్ కాబట్టి విద్యార్థుల అభ్యాస పరంగా నేను అందుకున్న కొంత ఫీడ్బ్యాక్ ఏమిటంటే ఈ రోజుల్లో వారు తరచుగా ఆన్లైన్ లేదా భావనను బాగా అర్థం చేసుకోవడానికి యూట్యూబ్ వీడియోను తనిఖీ చేస్తారు లేదా వారు నేర్చుకుంటున్న వాటిలో కొంచెం అస్పష్టంగా ఉన్న కొన్ని అంశాలు ఉన్నాయా వారు బహుశా అలా చేస్తున్నారు కాబట్టి కొన్ని ఈ అభ్యాస కార్యకలాపాలకు సరిపోయేవి కావచ్చు సిద్ధార్థ్ పర్ఫెక్ట్ కనుక ఇది సందేహాస్పద విషయాల కోసం సూచించే ఆన్లైన్ కంటెంట్ అవుతుంది నితిన్ సందేహాస్పద విషయాలు అవును శ్యామ్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పుస్తకాలను బుక్ రిఫరెన్స్ బుక్ వంటి వాటిని సూచిస్తుంది నితిన్ ప్రత్యామ్నాయ సూచన పుస్తకాలు సరియైనది సిద్ధార్థ్ ఆన్లైన్ ఆఫ్లైన్ రిఫరెన్స్ మెటీరియల్స్ సుప్రతీవ్ రిఫరెన్స్ మెటీరియల్స్ నితిన్ తదుపరి అభ్యాసం కోసం ఆఫ్లైన్ రిఫరెన్స్ మెటీరియల్స్ అవును సిద్ధార్థ్ తదుపరి అభ్యాసం కోసం రిఫరెన్స్ మెటీరియల్స్ సరే కాబట్టి ఇది 3 కార్యాచరణ యొక్క మూడవ దశ ఇంట్లో చదువుకునేటప్పుడు విద్యార్థి ఇంకేమైనా చేస్తారు నితిన్ మరలా అతను ప్రస్తుతం నేర్చుకుంటున్నది అతను ఇంతకుముందు నేర్చుకున్న కొన్ని అంశాలకు సంబంధించినది అయితే బహుశా అతను మరలా సవరించిన లేదా ఇంతకుముందు నేర్చుకున్న నోట్స్ లేదా అధ్యాయాలను తిరిగి పొందవచ్చు అది కూడా చేయగలిగేది కావచ్చు సిద్ధార్థ్ దీనికి అతని మునుపటి జ్ఞానాన్ని మరింత జోడించండి నితిన్ దీనికి మరియు అతను ప్రస్తుతం నేర్చుకుంటున్నదానితో అతను ఇప్పటికే నేర్చుకున్న దానితో ఒక రకమైన సంబంధాన్ని సృష్టించడం సిద్ధార్థ్ సరిగ్గా అతని గత జ్ఞానం మరియు ప్రస్తుత అభ్యాసాల మధ్య అంతరాన్ని తగ్గించడం అవును కాబట్టి ఇప్పుడు ప్రిన్స్ చేస్తున్న స్టడీ యాక్టివిటీ సమయంలో ఇవి కార్యకలాపాలు అని మనం భావిస్తే ఇప్పుడు ఈ స్టడీ యాక్టివిటీ పూర్తయిన తర్వాత మనం ముందుకు సాగవచ్చు కాబట్టి అతను ప్రతిదీ సిద్ధం చేయడం పూర్తి చేసిన తర్వాత అతను మొదట ఏమి చేస్తాడని మీరు అనుకుంటున్నారు నితిన్ సరే బహుశా అతను నేర్చుకుంటున్నాడా లేదా అర్థం చేసుకోవడం సరైనదా అని తనిఖీ చేయాలనుకుంటున్నాడు సిద్ధార్థ్ తనను తాను తనిఖీ చేసుకోండి లేదా పునర్విమర్శ చేసుకోండి కొత్తగా నేర్చుకున్న అంశంతో తనను తాను పరీక్షించుకోండి సరియైనది ఇది తరువాత 1 అవుతుంది ఒకవేళ పరీక్ష సానుకూలంగా బయటకు వస్తే అది అతను తరువాతి అధ్యాయానికి లేదా పరీక్ష ప్రతికూలంగా ఉన్న మరొక పరిస్థితిలోకి వెళ్ళే పరిస్థితి నితిన్ అతను అర్థం చేసుకున్న మొత్తంలో సంతృప్తి చెందలేదు సిద్ధార్థ్ సరే కాబట్టి మనం బహుశా రెండు వేర్వేరు కేసులలోకి మళ్ళించగలము మరియు ఇది 2 అయితే అది అతను తదుపరి అంశానికి వెళ్ళే సానుకూల పరిస్థితి మరియు మరియు ప్రతికూల పరిస్థితిలో బహుశా అతను తన స్వంత పరీక్షలో విఫలమైతే నితిన్ అప్పుడు అతను కార్యాచరణ సమయంలో తిరిగి అభ్యాస కార్యకలాపాలకు వస్తాడు సిద్ధార్థ్ బహుశా D1 రెడీ నితిన్ Day 1 నేర్చుకునేటప్పుడు మొదటి కార్యాచరణ అవును సిద్ధార్థ్ గోయింగ్ బ్యాక్ నితిన్ భావనను మళ్ళీ చదవడం మరియు అర్థం చేసుకోవడం సిద్ధార్థ్ అదే అంశంపై ప్రొఫెసర్ ఇక్కడ నా సూచన ఏమిటంటే ఇక్కడ నుండి మనం ఇక్కడకు D1 ద్వారా ప్రవేశించవచ్చు కాబట్టి నేను చెప్పాను సరే లూప్లు అసాధారణం కాదు కానీ ఇది ఏదో జరుగుతోందని మీకు చెబుతుంది కాబట్టి ఇది ప్రాతినిధ్య సాధనం కాబట్టి ఇది దృశ్యమానంగా రూపొందించబడింది కాబట్టి సూచికలు అన్నింటికీ కలిగి ఉండటం సరైందే కాబట్టి ఒక కార్యాచరణలో మరింత క్లిష్టంగా ఉంటుంది మీరు ఎక్కువ లూప్లు చేయవచ్చు వాటిని కలిగి ఉండటం కూడా సాధారణం కాదు కానీ సాధారణంగా ఒక సరళమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది కానీ అవి ఎక్కడో కలిసి ఉన్నాయని నేను కూడా చూశాను అది సరే మీరు బాగానే ఉన్నారు మీరు దాని గురించి అప్రమత్తంగా ఉండాలి సిద్ధార్థ్ కాబట్టి ఇది పరీక్ష తర్వాత 2 ఉదాహరణలు ప్రొఫెసర్ కాబట్టి పాజిటివ్ నెగటివ్ నెగటివ్ day 1 కాబట్టి ఫ్లో చార్ట్ లాగా సరే సిద్ధార్థ్ అతను తనను తాను పరీక్షించుకున్న తరువాత అతను విజయవంతంగా పరీక్షించుకున్న పరిస్థితిని పరిశీలిద్దాం మరియు అతను తన ఫలితంతో సంతోషంగా ఉన్నాడు మరియు తదుపరి అంశానికి వెళ్తున్నాడు తద్వారా ఇది తదుపరి దశ అవుతుంది నితిన్ సరే తదుపరి అంశానికి వెళ్లండి సిద్ధార్థ్ తదుపరి అంశాలపైకి వెళుతున్నప్పుడు ఇది తరువాతి దశ 3 మళ్ళీ ఈ పరిస్థితి కోసం మనం D1 కి తిరిగి వెళ్ళవచ్చు ప్రొఫెసర్ వాస్తవానికి నితిన్ ఎందుకంటే తదుపరి అంశానికి వెళ్లడం ద్వారా మళ్ళీ ప్రారంభంలోనే వెళుతున్నాము మేము ఇప్పటికే మ్యాప్ చేసిన కార్యాచరణను పునః ప్రారంభించండి ప్రొఫెసర్ సరే సిద్ధార్థ్ సరే కాబట్టి మనం అనుకున్నట్లు నితిన్ ఒక అభ్యాస దశ సిద్ధార్థ్ ఇంటికి వెళ్ళిన తరువాత ప్రిన్స్ ఏమి చేయవచ్చో కార్యాచరణ అధ్యయనం ప్రొఫెసర్ మంచిది నేను గమనించినట్లుగా ఈ సమయంలో మంచి చేతివ్రాత ఉంది మరియు ప్రిన్స్ దృష్టిలో అతను ప్రయాణాన్ని అనుసరించగల మరియు అనుసరించగల తార్కిక ప్రవాహాన్ని నేను చూడగలను అతను ఎక్కడికి వెళుతున్నాడో మేము చూస్తున్నాము మరియు ఇప్పుడు అది పూర్తయింది మీరు చేసిన విధానాన్ని నేను ఇష్టపడుతున్నాను అయితే తరువాతి దశ ఎమోషనల్ మ్యాపింగ్ అవుతుంది సిద్ధార్థ్ B1 కి తిరిగి వెళితే ప్రిన్స్ అధ్యయనం చేయాలనుకునే ఆదర్శవంతమైన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని అన్ని అధ్యయన సామగ్రి గమనికలు మరియు పాఠ్యపుస్తకాలు లభిస్తాయి కాబట్టి ఇది ఇక్కడ సంతోషకరమైన ప్రిన్స్ సుప్రతీవ్ ఎలా అందుబాటులో ఉంది సిద్ధార్థ్ అవును అప్పుడు స్టడీ టేబుల్ వద్ద తనను తాను ఏర్పాటు చేసుకోవడం ఏదో ఒకటి సుప్రతీవ్ భావోద్వేగాలు లేవు నితిన్ మరియు ఇది ఒక ఇబ్బంది కావచ్చు ఎందుకంటే పాఠ్యపుస్తకంలోని ఆ ప్రత్యేక అధ్యాయానికి అతను మీకు తెరిచి ఉన్నాడు అతను పాఠ్యపుస్తకంలో వెతుకుతున్న కొన్ని కీలకపదాలు ఉండవచ్చు ప్రత్యేకించి అతను మొదటిసారి పాఠ్యపుస్తకాన్ని ఉపయోగిస్తుంటే తెలియదు కాబట్టి అవును అది అతనికి ఇబ్బందిగా ఉంటుందని నేను భావిస్తున్నాను శ్యామ్ అతను అయోమయంలో ఉండవచ్చు నితిన్ అవును మళ్ళీ గందరగోళంగా ఉంది కాబట్టి విచారకరమైన ఎమోషన్ సిద్ధార్థ్ గందరగోళంగా మరియు విచారంగా ఉంది ఇది దశల ముందు ఉన్న భావోద్వేగం ఇప్పుడు D1 కి వస్తున్నది ఆ నిర్దిష్ట ప్రయోజనం కోసం గమనికలు మరియు అధ్యాయాలను చదివేటప్పుడు ఈ వ్యక్తిత్వానికి ఇది సంతోషంగా ఉంది అది ఇక్కడ సంతోషకరమైన ప్రిన్స్ అప్పుడు ప్రాక్టీస్ కోసం రాయడం లేదా రన్నింగ్ నోట్స్ వ్రాయడం కూడా సంతోషంగా ఉంది ఇది అతని అభ్యాస కార్యకలాపాల్లో భాగం నితిన్ అవును అతను కార్యాచరణ నేర్చుకుంటున్నాడు సిద్ధార్థ్ కాబట్టి అది మళ్ళీ సంతోషంగా ఉంది మరింత తెలుసుకోవడానికి ఆన్లైన్ ఆఫ్లైన్ రిఫరెన్స్ మెటీరియల్లను సూచిస్తుంది నితిన్ ఇది మళ్లీ సమస్య కావచ్చు ఎందుకంటే అతను ఆన్లైన్లో తనిఖీ చేస్తుంటే అతను ల్యాప్టాప్ను ఉపయోగించాల్సి ఉంటుంది అతను ఆఫ్లైన్లోకి వెళ్లాల్సి వస్తే అతను మరో పాఠ్యపుస్తకాన్ని సూచించవలసి ఉంటుంది కనుక ఇది చాలా ఎక్కువ చాలా స్థలం వినియోగించబడుతోంది దాని కోసం ఎక్కువ సమయం తీసుకుంటారు సిద్ధార్థ్ సరే ఇది అతని దృష్టికి కూడా ఒక పంచ్ నితిన్ అవును ఖచ్చితంగా సిద్ధార్థ్ కనుక ఇది విచారకరం అప్పుడు అతని గత జ్ఞానం మరియు అతని ప్రస్తుత అభ్యాసం మధ్య వారధిని సృష్టించడం నితిన్ కాబట్టి ఇది సానుకూల అంశం ఎందుకంటే అతను ఇప్పటికే నేర్చుకున్న వాటిని ప్రస్తుతం నేర్చుకుంటున్న దానితో అర్థం చేసుకోవడం మరియు కనెక్ట్ చేయడం శ్యామ్ కాబట్టి అది బాగానే ఉంటుంది సిద్ధార్థ్ ఈ అధ్యయన కార్యకలాపాల సమయంలో అవి భావోద్వేగాలు కాబట్టి కార్యాచరణ భాగానికి వెళ్ళడం కొత్తగా నేర్చుకున్న అంశంపై తనను తాను పరీక్షించుకోవడం బహుశా మళ్ళీ ఆసక్తిగా ఉంటుంది నితిన్ అవును ఆసక్తిగా ఉంది శ్యామ్ క్యూరియస్ అతను ఎంత నేర్చుకున్నాడో తెలుసు నితిన్ అవును తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది సిద్ధార్థ్అవును తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది సుప్రతీవ్ ఎందుకంటే అతను సందిగ్ధంలో ఉన్నాడు సిద్ధార్థ్ అతను చాలా సూటిగా మరియు ఆసక్తిగా డైలమాలో ఉన్నాడు తర్వాత అతను తదుపరి అంశానికి వెళ్లాడు ఇది సానుకూల ఫలితం నితిన్ అతనికి సానుకూల ఫలితం సుప్రతీవ్ ప్రిన్స్ ఖచ్చితంగా దీనితో సంతోషంగా ఉంటాడు శ్యామ్ అతను మళ్ళీ పరీక్షలో విఫలమైనందున మళ్ళీ ఖచ్చితంగా విచారంగా ఉంది నితిన్ కాబట్టి అతను తన అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు సిద్ధార్థ్ అందువల్ల అతను D1 కి తిరిగి వెళ్ళవలసి ఉంటుంది అది అతనికి విచారకరమైన విషయం ఇప్పుడు 3 ని కదిలించడం మనం 2 తో ముందుకు వెళ్లే పరిస్థితి అవుతుంది కాబట్టి ఇది 2 యొక్క కొనసాగింపు ఇది తరువాతి అంశానికి వెళుతోంది కాబట్టి ఇది సంతోషంగా ఉంటుంది ప్రొఫెసర్ సరే ఇప్పటివరకు చాలా బాగుంది మీరు కార్యాచరణను సమగ్రంగా పూర్తి చేశారనే వాస్తవాన్ని నేను ఇష్టపడుతున్నాను మరియు కస్టమర్ ప్రయాణ మ్యాప్లో ఉండాల్సిన అన్ని ప్రాథమిక చెక్మార్క్లు పూర్తయ్యాయి కాబట్టి మేము 2 వ్యక్తులను విజయవంతంగా పూర్తి చేశామని నేను అనుకుంటున్నాను ఈ ప్రత్యేకమైన కార్యాచరణ యొక్క రెండవ వ్యక్తిత్వంపై ఈ కుర్రాళ్ళు అందించిన ఫలితాలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను మేము కస్టమర్ జర్నీ మ్యాప్లో చేసాము కస్టమర్ యొక్క డెమోగ్రఫీ వయస్సు భౌగోళికం మరియు సరదా కోసం మీరు వ్యక్తికి ఒక పేరును ఇవ్వవచ్చు మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునే మొదటి భాగాన్ని నేను పునరుద్ఘాటించే ప్రధాన అంశాలు అని నేను అనుకుంటున్నాను ఆ వ్యక్తి కనీసం 3 దశలు ముందు సమయంలో మరియు తరువాత ఏమి చేయబోతున్నాడనే దానిపై కార్యాచరణ స్పష్టంగా గుర్తించబడింది కాబట్టి వీళ్లుదానిని అనుసరించారు ప్రస్తుతం ఉన్న లూప్లను అర్థం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు మాకు సహాయపడ్డాయి బహుళ వ్యక్తులలో మేము కొన్ని జంటలు చేశాము మరియు చివరి భాగం భావోద్వేగ మ్యాపింగ్ ఇది విచారంగా సంతోషంగా ఉంది లేదా వాస్తవానికి మేము కొంత గందరగోళానికి మరియు ఆశ్చర్యానికి గురయ్యాము ఇప్పుడు మీ కోసం మా దగ్గర ప్రత్యేక బోనస్ ఉంది దానిని తదుపరి వీడియోలో మీకు చూపుతాము కాబట్టి తదుపరి బోనస్ వీడియో కోసం వేచి చూడండి